హలో సాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడంపై నా కోర్సుకు తిరిగి స్వాగతం

నేను దీనిని ఐఐటి కాన్పూర్లోని ఎన్పిటిఇఎల్ మూక్ నుండి ఇస్తున్నాను నేను ఐఐటి కాన్పూర్లోని హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగానికి చెందిన రవి చంద్రన్ ని ఈ వారం సంఖ్య 7 మాడ్యూల్ సంఖ్య 5 మరియు ఉపన్యాసం సంఖ్య 41 నేను మునుపటి మాడ్యూల్లో చెప్పినట్లుగా ఇంటర్వ్యూ నైపుణ్యాలకు సంబంధించిన బాడీ లాంగ్వేజ్పై లేదా ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్ ఉపయోగించి ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి మీరు ఏమి చేయాలి అనే దానిపై దృష్టి పెడతాము నేను ప్రారంభించే ముందు మునుపటి ఉపన్యాసంలో నేను ఏమి చేశానో త్వరగా తిరిగి తెలుసుకుందాం మునుపటి ఉపన్యాసంలో నేను అశాబ్దిక సూచనలను అర్థం చేసుకోవడం గురించి మీతో మాట్లాడాను ఆపై మెహ్రాబియన్ మూడు ప్రాధమిక కోణాల పరంగా పేర్కొన్న దానితో ప్రారంభించాను మన ఇష్టం మరియు అయిష్టతను సూచించే తక్షణమే మనం దగ్గరకు వెళ్తాము లేదా ఉపసంహరించుకుంటాము ఉద్రేకం అనేది మన ప్రతిస్పందన మరియు ఆధిపత్యం పరంగా మనకు లభించే చైతన్య భావన ఇది శక్తి సమతుల్యత మన శరీర భాషను మనం పంపిణీ చేసే విధానం ద్వారా కూడా శక్తి నిర్మాణం సూచించబడుతుంది సందర్భం సమూహం మరియు మార్పు అనే మూడు సి లను ఆయన జోడించారు కాబట్టి మీరు ఒక వ్యక్తి యొక్క శరీర భాషను నిర్ణయించేటప్పుడు మీరు నిర్ధారణకు రాలేరు మీరు సందర్భాన్ని గుర్తించాలి మీరు దానిని సమూహపరచాలి మరియు వ్యక్తి ప్రవర్తనలో ఏదైనా మార్పుపై మీరు దృష్టి పెట్టాలి ఆ సందర్భంలో మేము అబద్ధికుడిని గుర్తించే అంశాన్ని చూశాము తరువాత అశాబ్దిక సమాచార మార్పిడిని అధ్యయనం చేసే సవాళ్లపై చర్చ జరిగింది ఇక్కడ నేను ముఖ్యంగా నాలుగు అంశాలపై దృష్టి పెట్టాను ఇది అశాబ్దిక సమాచార మార్పిడి సవాలుగా ఉందని సూచిస్తుంది ఎందుకంటే ఇది అస్పష్టంగా ఉంటుంది ఇది నిరంతరంగా ఉంటుంది ఇది మల్టీచానెల్ మరియు ఇది సంస్కృతి ఆధారితమైనది చివరలో మీరు కలపాల్సిన ఒకే ఒక అంశాన్ని చూడటం ద్వారా నిర్ధారణలకు దిగవద్దు అని చెప్పి మీకు కొంత హెచ్చరికను ఇవ్వడం ద్వారా నేను ముగించాను ఉష్ణోగ్రత వాతావరణం వాతావరణం మొదలైన అన్ని ఇతర బాహ్య కారకాలను పరిగణనలోకి తీసుకోండిఆపై వ్యక్తి రూపాన్ని చూడటం ద్వారా మీరు నిర్ధారణలకు రాకూడదని నేను మిమ్మల్ని హెచ్చరించాను ఎందుకంటే అది మోసపూరితమైనది కావచ్చు మరియు మీరు శరీర భాష పరంగా సమర్థులైన కమ్యూనికేటర్లుగా మారాలని మరియు అభివృద్ధి చెందాలనుకుంటే మీరు ఏమి చేయాలి కాబట్టిమీ ప్రతికూల వ్యక్తీకరణలను నియంత్రించడానికి మీకు అవగాహన ఉండాలని నేను చెప్పాను ఈ కోర్సు ద్వారా అవగాహన సృష్టించబడింది ముఖ్యంగా ఈ వారం పూర్తి దృష్టి మీకు ఆ రకమైన అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఉంది కానీ పర్యావరణం నుండి విషయాలను తెరవడం ద్వారా మీ స్వంత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోండి విస్తృత శ్రేణి అశాబ్దిక ప్రవర్తనలనుముఖ్యంగా సానుకూల శరీర భాషతో సంబంధం ఉన్న వాటిని అభివృద్ధి చేయండి మరియు మీరు ముఖ్యంగా చిరునవ్వు బహిరంగ భంగిమ ముందుకు వాలు స్పర్శ కంటి పరిచయంహావభావాలు మరియు తలలు వంటి సానుకూల శరీర భాషా ప్రవర్తన యొక్క అంశాలను అభివృద్ధి చేయాలని నేను కోరుకున్నాను దాని చివరలో నేను ఇంటర్వ్యూలకు సంబంధించిన బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్లను చూస్తామని చెప్పాను ఇప్పుడునేను ఈ మాడ్యూల్ను ప్రారంభించే ముందు ఇంటర్వ్యూ కోసం బాడీ లాంగ్వేజ్ను అభివృద్ధి చేయడం ఇంటర్వ్యూ ప్రారంభానికి ఒక గంట ముందు ఇంటర్వ్యూ ప్రారంభం కాదుఇంటర్వ్యూకి ఒక రోజు ముందు ప్రారంభం కాదు ఇది మీ కోసం ఇప్పటికే ప్రారంభమై ఉండాలి ఎందుకంటే ఇది ఇంటర్వ్యూకి చాలా ముందుగానే ప్రారంభమవుతుంది వాస్తవానికి మీరు మానవ సంభాషణలో ఉన్న ప్రతిసారీ ఇంటర్వ్యూ కోసం మీ శరీర భాషను అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి రోజు మీకు ఒక అవకాశంఇది మంచి సానుకూల భాష అంటే ఏమిటి మరియు ప్రతికూల సానుకూల భాష అంటే ఏమిటి అని గమనించడానికి మీకు అవకాశం ఇస్తుంది మీరు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన క్షణం అయిన ఇంటర్వ్యూ కోసం అన్ని సమయాలలో సిద్ధమవుతున్నారు కాబట్టి మీరు బాడీ లాంగ్వేజ్ వంటి వీడియో చూసే ఒక రోజు ముందు మీరు అన్ని బాడీ లాంగ్వేజ్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారని అనుకోకండి కాబట్టి మీరు దానిని సమగ్రమైనదిగా చేస్తారని మిమ్మల్ని హెచ్చరించే నా మొదటి ముందస్తు హెచ్చరిక ఇది యొక్క అంశాలను అభివృద్ధి చేసుకుంటూ ఇంటర్వ్యూ వంటి పరిస్థితులకు మీరు సిద్ధంగా ఉండాలని మరియు అన్ని సమయాల్లో మీరు ఇంటర్వ్యూ వంటి పరిస్థితులకు సిద్ధంగా ఉండండి మరియు ఇది ఇప్పటికే ప్రారంభమైందని గుర్తుంచుకోండి కాబట్టి మీరు కోరిలేటర్ను పొందినప్పుడు కాదు మీరు కోరిలేటర్ను పొందిన క్షణంలో మీ శరీర భాషను ఎలా ఉత్తమంగా ఉంచవచ్చో చూద్దాం ఇప్పుడు మీరు పరస్పర సంబంధాన్ని పొందిన క్షణం మొదటి విషయం ఏమిటంటే మీరు మానసికంగా మెరుగుపడాలి అంటే మీరు ఆ క్షణం నుండి మీరు ఇంటర్వ్యూ హాల్ నుండి బయటకు వచ్చే వరకు మీకు చాలా ఆత్మవిశ్వాసం ఉండాలి కాల్ వచ్చినప్పుడు ప్రశాంతంగా మరియు సమిష్టిగా ఉండండి భయపడకండి లేదా అతిగా ఆత్మవిశ్వాసం చెందకండి రెండూ ప్రమాదకరమైనవి చాలా భయపడి చాలా భయపడి ఆపై తక్కువ పనితీరు కనబరుస్తుంది అది మీకు బాధ కలిగిస్తుంది లేదా అతిగా ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది ఇది మీకు చాలా అహంకారంగా అనిపిస్తుంది మరియు సామెత చెప్పినట్లుగా గర్వం పడటానికి ముందు వెళుతుంది మీరు చాలా అహంకారం మరియు గర్వంతో వెళితే మీకు ఖచ్చితంగా గొప్ప పతనం ఉంటుంది మీరు అవమానించబడవచ్చు మీరు అవమానించబడవచ్చు వారు వెతుకుతున్న అభ్యర్థి మీరు కాదని మీకు స్పష్టంగా చెప్పవచ్చు కానీ మీరు నాడీగా ఉంటే అది సహజమని సానుకూలంగా ఉందని నేను చెప్పాను అని మీరు అర్థం చేసుకోవాలి మునుపటి కొన్ని ఉపన్యాసాలలో కొంత భయాందోళన అవసరం మన వ్యవస్థలో అడ్రినాలిన్ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది ఇవి అదనపు శక్తితో మరియు అదనపు విశ్వాసంతో పనిచేయడానికి సహాయపడతాయి మరియు మీరు దానిని నియంత్రించగలిగితేఅది మీకు భారీ విజయాన్ని నిర్ధారిస్తుంది కాబట్టి మీరు మాత్రమే ఎలా నియంత్రించాలో నేర్చుకోవాలి మరియు ఇంటర్వ్యూకి పూర్తిగా సిద్ధం కావడం ద్వారా మీరు నియంత్రించవచ్చు కాబట్టి దీని గురించి నేను పెద్దగా దృష్టి పెట్టను ఎందుకంటే శరీర భాషపై దృష్టి కేంద్రీకరించబడింది కానీ సంపూర్ణత కూడా మీకు విశ్వాసాన్ని ఇస్తుంది మిమ్మల్ని అణగదొక్కడానికి ప్రయత్నించే ప్రతికూల ఆలోచనాపరుల నుండి దూరంగా ఉండి మీరు ఏమి చేసినా మీరు చేయలేరని భావించే ప్రతికూల ఆలోచనాపరులు ముఖ్యంగా ఇంటర్వ్యూకి ముందు రాత్రి శ్రేయోభిలాషితో కొంత సమయం గడపండి మీ శ్రేయోభిలాషితో స్కైప్లో ఉన్న వ్యక్తితో మాట్లాడండి లేదా మీ చుట్టూ ఉన్న వ్యక్తి మీకు తెలిస్తే అపాయింట్మెంట్ ఫిక్స్ మీ చుట్టూ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి ఆ వ్యక్తిని కలవండి మీరు ఆ స్థానానికి ఎందుకు ఉత్తమంగా ఉంటారో అతనికి లేదా ఆమెకు చెప్పండి కాబట్టి ఆ వ్యక్తి మిమ్మల్ని మరింత ప్రేరేపించగలడు ఆపై మిమ్మల్ని సానుకూలంగా ప్రోత్సహించగలడు ఆపై మీరు ఈ వ్యక్తితో మాట్లాడేటప్పుడు మరుసటి రోజు ఇంటర్వ్యూ చేసేవారిని మీరు ఉద్యోగానికి సరైనవారని ఒప్పించే ముందు మీరు దానిని మీరే నమ్మాలి మీరు మనసు మార్చుకోవాలి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఈ ఇంటర్వ్యూకి అత్యంత తగిన అభ్యర్థి అని మీ మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి ఆపై ఆ కిల్లర్ ప్రవృత్తితో వెళ్ళండి కాబట్టి మీరు వెళ్ళిన తర్వాత మీరు అక్కడికి వెళ్లి ఆపై మీరు దాన్ని పొందాలి మీరు దీన్ని పొందకుండా తిరిగి రాకూడదు కాబట్టిహంతక స్వభావం ద్వారా నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇంటర్వ్యూ యొక్క ఉద్దేశ్యాన్ని మీరు పరిశీలిస్తే మీరు దానిని పరిశీలిస్తే యజమానులు వాస్తవానికి మీ వ్యక్తిత్వ కమ్యూనికేషన్ నైపుణ్యాలను అంచనా వేస్తున్నారుమీ రూపాన్ని మీ వైఖరిని అంచనా వేస్తున్నారు అని వారు మీ బలాలు మరియు బలహీనతలను కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు ఆపై వారు మీ రిజ్యూమ్ని ధృవీకరించాలనుకుంటున్నారు కానీ మీరు మీ వ్యక్తిత్వ కమ్యూనికేషన్ నైపుణ్యాల పరంగా నేను జాబితా చేసిన మొదటి నాలుగు లక్షణాలను పరిశీలిస్తే మీ వ్యక్తిత్వ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీ రూపాన్ని మీ వైఖరిని పూర్తిగా సాఫ్ట్ స్కిల్స్ మరియు కనీసం మూడు అవి మీ శరీర భాషకు సంబంధించినవి మరియు వారు వెతుకుతున్న మృదువైన నైపుణ్యాల పరంగా మరిన్ని బలమైన పని నీతి వంటి ఇతర లక్షణాలుమీరు నిబద్ధతతో కూడిన నిబద్ధత చిత్తశుద్ధి సమగ్రత ఆత్మవిశ్వాసం వంటి ఇతర లక్షణాలు కాబట్టి ఇది సాఫ్ట్ స్కిల్ అలాగే మీ బాడీ లాంగ్వేజ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మోటివేషన్ ఇనిషియేటివ్ నాయకత్వం నైపుణ్యాలకు సాక్ష్యం సంస్థాగత నైపుణ్యాలు అనుకూలత వశ్యత జట్లలో పరస్పర లక్షణాలలో పని చేయగల సామర్థ్యం మీరు శబ్ద మరియు అశాబ్దిక ప్రవర్తన సమయ నిర్వహణ నైపుణ్యాల పరంగా ఎలా సంబంధం కలిగి ఉండగలరు ఒత్తిడి నిర్వహణ నైపుణ్యాలు వివరాలకు ఖచ్చితత్వాన్ని చూపించే స్నేహపూర్వక మరియు ప్రాప్యత వ్యూహం మరియు దౌత్య సంఘర్షణ పరిష్కార నైపుణ్యాల వివరాలకు ఖచ్చితత్వాన్ని చూపించే సామర్థ్యం ఇప్పుడు వీటన్నింటినీ మనం సాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వ అభివృద్ధి పరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కానీ బాడీ లాంగ్వేజ్ పరంగా మిమ్మల్ని ఎంపిక చేయాలా వద్దా అని నిర్ణయించడంలో ఇంటర్వ్యూ కీలకం అవుతుంది అందుకే మీరు మంచి మొదటి ముద్ర వేయాలి మొదటి ముద్రలు తరచుగా తార్కికమైన దానికంటే చాలా ఎక్కువగా లెక్కించబడతాయికాబట్టి కొన్నిసార్లు ప్రజలు మొదటి ముద్ర మంచి ముద్ర అని చెబుతారు మరియు మీరు దానిని మార్చడానికి ప్రయత్నించవచ్చుఅది దానిని మెరుగుపరచగలదు కానీ ఇంటర్వ్యూ వంటి పరిస్థితులలో చాలా సార్లు మొదటి ముద్ర కూడా చివరి ముద్ర మీరు మొదటి రెండు నిమిషాల్లో ప్రదర్శించిన విధంగా మిమ్మల్ని చూడటం ద్వారా వారు వెంటనే వారి తీర్మానాలను రూపొందిస్తారు ఇంటర్వ్యూ ఫలితం ఎక్కువగా మీరు చేసే అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది మొదటి ఐదు నిమిషాలు మీ సబ్జెక్ట్ మీ మార్కులు మరియు మీ అనుభవం మిమ్మల్ని ఇంటర్వ్యూకి తీసుకువచ్చాయి కానీ సాఫ్ట్ స్కిల్స్ మిమ్మల్ని తదుపరి స్థాయికి తీసుకువెళతాయి మరియు సాఫ్ట్ స్కిల్స్లో మేము ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్పై దృష్టి పెట్టబోతున్నాము ఇది ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి మీకు సహాయపడుతుంది బాడీ లాంగ్వేజ్ మరియు సాఫ్ట్ స్కిల్స్ సమయపాలన యొక్క ఐదు ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోండి కాబట్టి ఇక్కడ సాఫ్ట్ స్కిల్ అలాగే మీ మైండ్ సెట్ ముఖ్యమైన దుస్తులు హ్యాండ్షేక్ బాడీ లాంగ్వేజ్ మీ మొత్తం కైనెస్థెటిక్స్ పరంగా మీ భంగిమ సంజ్ఞ మొదలైనవి మరియు ఉత్సాహం కాబట్టి మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారోఇంటర్వ్యూ చేసేవారు ఎంత ఉత్సాహంగా ఉంటారో నిర్ణయిస్తుంది ఈ అంశాలను వ్యక్తిగతంగా సమయపాలనగా చూద్దాంమీరు ముందుగానే అక్కడ ఉండాలి కాబట్టి అది స్టేషన్ వెలుపల ఉంటే రైలు ఆలస్యం కావడానికి ఒక రోజు ముందు కూడా మీరు అక్కడ ఉండాలిప్రమాదం జరగవచ్చు మీరు సమయానికి చేరుకోకుండా నిరోధించడానికి ఏదైనా జరగవచ్చు మరియు మీరు ఇంటర్వ్యూ గురించి గంభీరంగా ఉంటే మీరు సమయానికి ముందే అక్కడ ఉండాలి మరియు వీలైతే మీరు అక్కడికి వెళ్లి ఆ స్థలాన్ని చూసి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవచ్చు అక్కడ నిర్వహించబోయే వ్యక్తులను తెలుసుకోండి ముఖ్యంగా దానిలో పాల్గొన్న సిబ్బంది వారికి పరిచయం మీరు ఆ వ్యక్తిని కలుసుకోగలిగితే ఇంటర్వ్యూకి ముందు మీతో మాట్లాడటానికి బాస్ కూడా కొన్నిసార్లు అనధికారిక రీతిలో ఉండవచ్చు కానీ మీరు ఒక రోజు ముందు వెళ్ళలేకపోతే అరగంట ముందు కూడా చేరుకోండి కారణం ఏమిటంటే ఉద్యోగ ఇంటర్వ్యూకి ఆలస్యంగా రావడం అనేది ఎప్పుడూ ప్రత్యేకించి ఆలస్యంగా రావడం కాదుఏ కారణం అయినా మీరు ప్రొఫెషనల్ అయితే మీరు చేరుకోగలిగేవారని వారు ఎల్లప్పుడూ అనుకుంటారు మీరు పదకొండవ గంట చివరి నిమిషంలో ఎందుకు ప్లాన్ చేసారు మరియు మీరు వీలైతే ఇంటర్వ్యూ హాల్కు చేరుకునే ముందు రెస్ట్ రూమ్ వద్ద ఆగండి కాబట్టి ఇది మళ్ళీ ముఖ్యమైనది మీరు ఆలస్యంగా లేదా సమయానికి చేరుకోవడానికి బదులుగా కొంత అదనపు సమయాన్ని ఉంచండి మరియు ఇంటర్వ్యూ హాల్కు పరుగెత్తండి విశ్రాంతి గదిలో కొంత సమయం ఉంచండి మరియు మీ జుట్టు దువ్వెన మేకప్ తాజాగా ఉందని నిర్ధారించుకోండి లేదా మీరు తొందరగా వస్తే మరియు మీరు చెమట పడుతున్నట్లయితే మీరు మీ ముఖాన్ని సున్నితంగా కడుక్కోవచ్చు దానిని తుడిచి ఆపై తాజాగా కనిపిస్తుంది మరియు మీరు వచ్చినప్పుడు ఆపై మిమ్మల్ని బయట లేదా లోపల కూడా వేచి ఉండమని అడిగితే కాబట్టి మీరు మొదట ఎవరిని చూసినా మీరు నవ్వుతూ శుభోదయం శుభోదయం అని చెప్పండి కాబట్టి ఈ గ్రీటింగ్ చాలా ఆకస్మికంగా మరియు మీరు ఇంటర్వ్యూకి ప్రవేశించే ముందు ఇంటర్వ్యూ వేదికకు చేరుకున్నప్పుడు మిమ్మల్ని కూర్చుని కూర్చోమని అడిగితే ఆపై సీటును లాగవద్దు అందుబాటులో ఉన్న పత్రికను మర్యాదగా చూడండి లేదా మీరు కొన్ని నోట్స్ను సిద్ధం చేసి ఉంటే నోట్స్ను త్వరగా చూడండి కానీ అది వార్తాపత్రిక లేదా కానీ అది వార్తాపత్రిక లేదా ఏదైనా అయితే వార్తాపత్రికను చదవవద్దు ఎందుకంటే అది మీ ముఖాన్ని మాత్రమే కప్పి ఉంచుతుంది కాబట్టి మీరు కంటి సంబంధాన్ని కొనసాగించాలి మీరు ప్రజలతో నవ్వుతూ మాట్లాడాలి కాబట్టి ఆపై అది కూడా నిజంగా ఒక రకమైన మేధో రూపాన్ని ఇవ్వదు కాబట్టి తినడానికి లేదా త్రాగడానికి ఏదైనా ఇచ్చినట్లయితే మీరు దానిని మర్యాదగా తిరస్కరిస్తారు కాబట్టి ఎవరో మీకు కాఫీ తీసుకుని ఇస్తున్నారు ఆపై అనుకోకుండా మీరు బాగా దుస్తులు ధరించిన కొత్తగా దుస్తులు ధరించిన మీ కోటుపై చిందించారు కాబట్టి మీరు ఇప్పుడు దానిని చిందించారు మీరు దానిని కడగడానికి వెళ్ళే మార్గం లేదు లేదా మీరు దుస్తులపై ఆ రకమైన టీ స్ట్రెయిన్ కాఫీ స్ట్రెయిన్తో వెళతారు అది మంచి ముద్రను సృష్టించదు కాబట్టి ఆ రిస్క్ తీసుకోకండి మరియు ప్రజలను చూడకండి కాబట్టి మీకు నచ్చకపోయినా వారిని సున్నితంగా చూడకండి మరియు ఇతర అభ్యర్థులకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడానికి వేచి ఉండకండి ఇది మీ పోటీదారులను పెంచుకునే అవకాశాన్ని ఇస్తుంది మరియు తరువాత మీరు మీ సొంత శ్రేయస్సు కోసం ఆ అభిప్రాయాన్ని ఉపయోగించవచ్చు అంతటా మీ శరీర భాష గురించి తెలుసుకోండి ఎందుకంటే మీరు మీ శరీరం భాష అని అనుకోవచ్చు మీరు ఇంటర్వ్యూ ఛాంబర్ ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ముఖ్యం కానీ మిమ్మల్ని బయట ఉంచిన వేదికపై కొన్నిసార్లు దాచిన కెమెరాలు ఉండవచ్చు కొన్నిసార్లు కార్పొరేట్ కార్యాలయాలలో కెమెరాలు కనిపించని ప్రదేశాలలో మిమ్మల్ని కూర్చోబెట్టేలా చేసే గోడలు ఉంటాయికానీ గోడలు మీకు అపారదర్శకంగా కనిపిస్తాయికానీ అది పారదర్శకంగా ఉంటుందిఆపై మరొక వైపు మనస్తత్వవేత్త కూర్చుని మిమ్మల్ని గమనిస్తూ ఉండవచ్చుఆపై మిమ్మల్ని చాలా ఎత్తైన భంగిమలో నియమించే ముందు మనస్తత్వవేత్త అభిప్రాయం కూడా తీసుకోబడుతుంది కాబట్టిమనస్తత్వవేత్త మీలో ఒక రకమైన ఆపరేటివ్ ప్రవర్తనను చూసినట్లయితేఅతను లేదా ఆమె యజమానికి నివేదిస్తారు మరియు వాస్తవానికి ఇంటర్వ్యూ ఛాంబర్లోకి ప్రవేశించే ముందు కూడా వేచి ఉన్న గదిలో ప్రదర్శించిన మీ ప్రతికూల ప్రవర్తన కారణంగా మీరు ఇంతకు ముందు తిరస్కరించబడి ఉండవచ్చు ఇప్పుడుదుస్తుల గురించి మీరు ఇంటర్వ్యూలో విజయం కోసం దుస్తులు ధరించాలి ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఒక మాట మాట్లాడే ముందు మీ రూపం చాలా మాట్లాడుతుందిఇది మీరు మీరు బాగా సన్నద్ధమై ఆపై మీరు వివరాలపై శ్రద్ధ చూపుతారు మరియు సాధారణంగా మీరు బాగా దుస్తులు ధరించినప్పుడు మీరు మీ గురించి నిజంగా సౌకర్యవంతంగా మరియు నమ్మకంగా ఉన్నారనే భావన మీకు వస్తుంది మీరు అందంగా కనిపిస్తారు ఆపై మీరు నవ్వుతారు కానీ మీరు అలా చేసినప్పుడు మీ దుస్తులలో సంప్రదాయబద్ధంగా ఉండటానికి ప్రయత్నించండి మరియు సాంప్రదాయంగా ఉండండి కాబట్టికొంత ఆడంబరంగా కనిపించే విషయాలు కొంత స్పష్టంగా కనిపించేవి కొంతవరకు దారి తప్పినవి అసాధారణమైనవి నివారించడానికి ప్రయత్నిస్తాయి కాబట్టిసాధారణంగా అధికారిక సందర్భాల్లో మాదిరిగామీరు లాంఛనప్రాయమైన ప్యాంటు మరియు చొక్కాతోకోటు కట్టుకునిపూర్తి చొక్కాతో వెళ్లడానికి వారు ఇష్టపడతారు భారతీయ సందర్భంలో మహిళల విషయంలో జీన్స్ మరియు టీ షర్టు లాగా ప్రయత్నించడానికి బదులు అది చీర అయినా లేదా సురక్షితమైన సల్వార్ అయినా లేదా చురిదార్ అయినా ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుందిఇది సంప్రదాయబద్ధమైనది మరియు సాంప్రదాయమైనది ఎందుకంటే వారు మీరు అనుసరించగల విధానాన్ని చూడాలనుకుంటున్నారు మీరు మీకు కావలసిన స్థానానికి దుస్తులు ధరించడం ముఖ్యంమీకు ఉన్న స్థానానికి కాదు కాబట్టికొన్నిసార్లు మీరు సమాజంలో చాలా ధనవంతులు కావచ్చు కాబట్టిమీరు చాలా ధనవంతులనిఆపై మీరు చాలా విలాసవంతమైన దుస్తులు ధరిస్తారని వారికి చూపించాలనుకుంటున్నారుకానీ ఉద్యోగం చాలా వినయపూర్వకమైన పోస్ట్ కానీ మీకు ఉద్యోగం కావాలి కాబట్టి మీరు మీకు కావలసిన స్థానం కోసం దుస్తులు ధరిస్తారు మీకు ఉన్న స్థానం కోసం కాదు మరియు కొన్ని చేయవలసినవి ఆపై ముఖ్యంగా ఇంటర్వ్యూల కోసం దుస్తుల నియమావళికి సంబంధించి చేయకూడనివి ఇది మీ వ్యక్తిత్వం మరియు విలువలను ప్రతిబింబించే దుస్తులు వంటి వ్యాపారంగా ఉండాలి కాబట్టి ఇస్త్రీ చేసిన దుస్తులను శుభ్రం చేయండి మరియు మీకు ఇష్టమైన దుస్తులు ఉంటే మరియు మీకు సెంటిమెంట్ ఉంటే అది మీ అదృష్ట దుస్తులు కాబట్టి దానిని ధరించండి కానీ అది చాలా శుభ్రంగా ఉండాలి ఆపై దానిని ఇస్త్రీ చేయాలి మరియు దానిలో ఎక్కువ ముడతలు ఉండకూడదు మీరు సరిపోలే దుస్తులను ధరించినప్పటికీఅది సరళంగా సరిపోలేలా ఉండాలి అది చాలా మెరుస్తూ ఉండకూడదుఎరుపు మరియు పసుపు వంటి రంగులను ఉపయోగించకూడదు కాబట్టిప్రకాశవంతమైన మరియు విధ్వంసక దానిని నివారించండి శుభ్రమైన పాలిష్ చేసిన కన్జర్వేటివ్ బూట్లు శుభ్రమైన చక్కగా అలంకరించబడిన కేశాలంకరణను ఉపయోగించాలి ఇంటర్వ్యూకి కనీసం ఒక వారం ముందు రెండు రోజులు తాజాగా జుట్టు కత్తిరించుకోవడం మంచిది ఎందుకంటే మీరు దానిని టేబుల్పై ఉంచినప్పుడు కొన్నిసార్లు వేలు గోర్లు వేస్తాయి కాబట్టి అది చాలా మురికిగా ఉండి ఆపై అది ఎక్కువగా పెరిగినట్లయితే మీరు మీ శరీరాకృతి మరియు పరిశుభ్రత గురించి పట్టించుకోకుండా మంచి ప్రవర్తనను కొనసాగించడం లేదని కూడా ఇది చూపిస్తుంది దంతాలను శుభ్రపరచండి కాబట్టి మీరు మీ దంతాలను సరిగ్గా బ్రష్ చేసి ఉండాలి అక్కడ ఆహార పదార్థాలు అంటుకొని వాసన పడకూడదు తగిన ఉపకరణాల గురించి అశాబ్దిక సమాచార మార్పిడి గురించి మాట్లాడినప్పుడు నేను ఇప్పటికే కొంత సమయం గడిపాను తగిన వాటి అలంకరణ సరళంగా ఉండాలి ఇది కనీస కొలోన్ లేదా పెర్ఫ్యూమ్ దృష్టిని మరల్చకూడదు నేను ఇంతకు ముందు ఎత్తి చూపినట్లుగా ఇది లింగం ఆధారంగా ఉండాలి మీరు స్త్రీ అయితేఇది స్త్రీ పెర్ఫ్యూమ్ అని సూచించే వాటిని స్త్రీలు ఉపయోగిస్తారా దీనికి విరుద్ధంగా కాదు ఇంటర్వ్యూలకు దుస్తుల కోడ్ పరంగా ఈ రన్నర్ జెర్కిన్స్ను ఉపయోగించకండి ఆపై మీరు కేవలం జిమ్ నుండి వచ్చినట్లుగా ఆపై మీరు జిమ్ జీన్స్ టీ షర్టులలో ఉపయోగించే దుస్తులతో ముఖ్యంగా చాలా విధ్వంసక శీర్షికలతో టీ షర్టులతో వెళతారు ఆభరణాలు మళ్ళీ నేను మునుపటి ఉపన్యాసాలలో కొంత సమయం గడిపాను కాబట్టి దృష్టిని మరల్చే ఆభరణాలు ఏమైనప్పటికీ బలమైన పెర్ఫ్యూమ్ను నివారించాలి బలమైన ఆఫ్టర్ షేవ్ కూడా నివారించాలి మద్యం వాసన కాబట్టి మీరు భయపడుతున్నారు కాబట్టి మీరు సాధారణంగా నేను ఒక చిన్న పెగ్ తీసుకుంటానని అనుకుంటారు కానీ మీరు ప్రజల్లోకి ప్రవేశించిన క్షణం వెల్లుల్లి మరియు సిగరెట్లతో అదే వాసన చూడగలుగుతారు మరియు లోపల ధూమపానం లేదా టీ లేదా కాఫీ తీసుకోవడం కూడా ఇష్టపడని టీ టోటర్ అయిన ఒక వ్యక్తి సభ్యుడు ఉన్నారని ఊహించుకోండి కాబట్టి మీరు ప్రవేశించిన క్షణం మీరు మానసికంగా ఆ ప్రభావాన్ని సృష్టిస్తున్నారు మీరు ఎంపిక చేయబడకూడని చెడ్డ వ్యక్తి అని మీరు నిజంగా మంచివారు మరియు నిజంగా తెలివైనవారు మరియు ఉద్యోగానికి అత్యంత అనుకూలమైన వ్యక్తి అయినప్పటికీ మీరు మొదటి పదం మాట్లాడటం ప్రారంభించడానికి ముందే మీరు ఇప్పటికే ప్రతికూల అభిప్రాయాన్ని సృష్టిస్తున్నారు చీవ్ గమ్ చేయవద్దునేను చిత్రంలో ఉంచినట్లుగా పంకీ విచిత్రమైన కేశాలంకరణకు వెళ్లవద్దు ఇది మీకు పంకీగా మరియు తరువాత స్టైలిష్గా అనిపించవచ్చు కానీ ఉద్యోగం కోసం కాదు మరియు వారు నిజంగా స్థానం కోసం ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ సమయంలో కాదు అదేవిధంగా వివిధ రంగులతో పాలిష్ చేసిన నెయిల్ పాలిష్ యొక్క వివిధ రకాల ఉంగరాలను చూపించే ప్రదర్శనలను నివారించండి ఆపై ఆ విషయాలు మీకు మరియు మీ తోటి సమూహానికి మళ్లీ ఫ్యాషన్గా కనిపిస్తాయి కానీ ఇంటర్వ్యూలో కూర్చున్న సంప్రదాయవాద వ్యక్తుల కోసం కాదు అప్పుడు అశాబ్దిక బ్లాకర్లను నివారించండి అవి వాస్తవానికి అశాబ్దిక సమాచార మార్పిడిని చాలా సమర్థవంతంగా ఉపయోగించాలి కానీ కొన్ని వస్తువుల ఉపకరణాలను ఉపయోగించవద్దు తద్వారా అవి బ్లాకర్లుగా పనిచేస్తాయి కాబట్టి వారు మీరు సన్ గ్లాసెస్ ధరించడం గురించి ప్రతికూల అభిప్రాయాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తారు ఉదాహరణకు ఫంకీ శీర్షికలతో టోపీ ధరించి ఆపై కొత్త దుస్తులు ధరించి పూర్తి నలుపు లేదా ముదురు రంగు దుస్తులు ధరించడం గురించి ప్రతికూల అభిప్రాయాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఫైళ్లు చాలా చక్కగా మరియు సొగసైనవిగా కనిపించాలి మరియు మీరు దానిని తీసుకెళ్లవలసి వస్తే మీకు తగిన సూట్ కేస్ ఉండాలి అది కూడా చాలా ప్రొఫెషనల్గా కనిపిస్తుంది కానీ ఉపయోగించిన షాపింగ్ బ్యాగ్లకు కొంత బ్రాండ్ పేరు ఉంటుంది ఆపై దానిని అక్కడ ఉంచడం వల్ల ఇంటర్వ్యూ రోజున దగ్గరి జుట్టు కత్తిరింపుతో చాలా వృత్తిపరమైన రూపాన్ని ఇస్తుంది ఈ రోజు ఇంటర్వ్యూ అని మీకు గుర్తుంది ఆపై మీరు వెళ్లి మళ్ళీ చాలా వృత్తిపరమైన రూపాన్ని ఇచ్చే దగ్గరి జుట్టు కత్తిరింపుకు వెళతారు మీరు తలుపు వైపు వెళ్లడం ప్రారంభించినప్పుడు విజయానికి కీలు ఏమిటి మరోసారి మీ మనస్సును క్లియర్ చేయండి అన్ని ప్రతికూల కబుర్లను ఆపండి మరియు మీ బీపర్ మరియు సెల్ ఫోన్ మొబైల్ ఫోన్ను ఆఫ్ చేయండి వీలైతే శబ్దం లేదు ఎవరితోనైనా బయట వదిలివేయండి లేదా పూర్తిగా స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంచండి వారు మిమ్మల్ని అత్యంత ముఖ్యమైన ప్రశ్న అడిగినప్పుడు మరియు మీ మొబైల్ మోగుతూనే ఉన్నప్పుడు మీరు సహాయకంగా ప్రదర్శించే చెత్త శరీర భాష ఇది కాబట్టి మీ ఇంటర్వ్యూకి ఇది చావుదెబ్బ అని మీరు చెప్పవచ్చు కాబట్టి మొబైల్ రింగ్ అవుతూనే ఉండి ఆ వ్యక్తి దానిని నియంత్రించలేకపోయి ఇంటర్వ్యూకి ముందు మొబైల్ను సైలెంట్ మోడ్లో కూడా ఉంచలేదు అనే వాస్తవం పట్ల ఎవరూ శ్రద్ధ చూపకూడదని కోరుకుంటారు ఎందుకంటే అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంటర్వ్యూ క్షణం మరియు ఆ సమయంలో ఇంటర్వ్యూ కంటే ముఖ్యమైనది ఏమీ లేదు ఒకరి ప్రమాదం లేదా మరేదైనా అత్యవసర కాల్ కూడా లేదు ఇంటర్వ్యూని త్వరగా పూర్తి చేసి ఆపై ఏదైనా కాల్స్కు హాజరు కావడానికి ఎవరైనా ఉంటే అది అంత ముఖ్యమైనది కాదు కానీ ఆ సమయంలో కాదు మీరు సరైన ఎంపిక అని మీ మొదటి మాట చెప్పే ముందు వారికి తెలియజేయండి వారు అడగడానికి ముందే నేను సరైన అభ్యర్థి అని వారికి చూపించడానికి మీరు చిరునవ్వు చిందించే విశ్వాసాన్ని ప్రసరింపజేయడానికి మీరు ఎలా చేస్తారు కాబట్టి వారికి ఆ విశ్వాస ఉత్సాహాన్ని ప్రసరింపజేయండి తద్వారా ఇది చాలా సంభావ్య అభ్యర్థి అని వారికి అనిపిస్తుంది మరియు వారు మిమ్మల్ని అంత సులభంగా తిరస్కరించడానికి ప్రయత్నించరు విజయవంతమైన ఇంటర్వ్యూలో బాడీ లాంగ్వేజ్ భాగం చాలా వరకు మీరు మిమ్మల్ని మీరు ఎలా ప్రదర్శిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది మీరు మంచి వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవాలి మీరు చాలా స్నేహపూర్వకంగా ఉండాలి కానీ అదే సమయంలో మీరు ప్రొఫెషనల్గా కనిపించాలి ఇంటర్వ్యూ అంతటా మీరు విద్యార్థి అయితే చేతులు కలిపినప్పుడు శరీర భాషపై శ్రద్ధ వహించండి మీరు విద్యార్థి అని భయపడకండి కాబట్టి చాలా భయపడకండి మరియు మీరు వెళ్లి కూర్చున్నప్పుడు మీరు కూర్చోవడానికి అనుమతి అడగాలి కాబట్టి మీరు అనుమతి తీసుకోకుండా వెళ్లి కూర్చోలేరు హ్యాండ్ షేక్ పరంగా దృఢమైన హ్యాండ్ షేక్ సరైనది మరియు ఇది విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది మరియు మీరు హ్యాండ్ షేక్ ఇచ్చినప్పుడు మీరు కంటికి తాకాలి మీకు హ్యాండ్ షేక్ ఇస్తూ అవతలి వ్యక్తి కళ్ళలోకి చూడాలి మీకు కంటి సంబంధాన్ని కొనసాగించడంలో ఇబ్బంది ఉంటే మీరు ఈ సాధారణ సాంకేతికతను ప్రయత్నించవచ్చు అంటే మీరు చేతులు కలిపేటప్పుడు వ్యక్తి కళ్ళ రంగును గమనించడం మరియు గుర్తుంచుకోవడంపై దృష్టి పెట్టవచ్చు సూచించబడిన ఇతర సాంకేతికత ఏమిటంటే మీరు కంటి సంబంధాన్ని కొనసాగించలేకపోతే నుదిటిని కొద్దిగా పైకి చూడటం కాబట్టి అది కానీ మీరు దానిని కొనసాగించడం ముఖ్యం మీరు ఈ వైపు లేదా ఆ వైపు చూడకూడదు లేదా మీరు పైకి చూడకూడదు లేదా మీరు క్రిందికి చూడకూడదు మీరు వెనక్కి తిరిగి చూడకూడదు మరియు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మీరు ఈ చనిపోయిన చేపలను ఎప్పటికీ ఇవ్వకూడదు లేదా పిడికిలి గ్రైండర్ హ్యాండ్ షేక్ చేయకూడదు ఇది ఈ రెండు తీవ్రతలు కాకూడదు ఇది మీరు ఒక ప్రొఫెషనల్ అని సూచించే ఈ దృఢమైన హ్యాండ్ షేక్ అయి ఉండాలి ఇంటర్వ్యూ సమయంలో సంజ్ఞల సంజ్ఞలు చాలా పరిమితంగా ఉండాలి బహిరంగమైన వాటిని ఉపయోగించండిమీరు తీవ్రమైన సంజ్ఞలను ఉపయోగించే ఏ సంజ్ఞలు కూడా మీ విజయ అవకాశం పరంగా వినాశకరమైనవి మరియు విధ్వంసకమైనవి కావచ్చు కాబట్టి మీరు తగ్గించండితద్వారా మీరు ఎటువంటి ప్రతికూల హావభావాలను ఉపయోగించరుముఖ్యంగా రక్షణాత్మక హావభావాలను నివారించండి ఫైల్ను ఇక్కడ ఉంచి హ్యాండ్బ్యాగ్ను మధ్యలో ఉంచండి లేదా పెన్నుతో ఆడుకోండి కాబట్టిఇవన్నీ భయాందోళన మరియు రక్షణను సూచిస్తాయి మరియు మీరు సంజ్ఞలను ఉపయోగించినప్పుడు అవి సహజమైనవి మరియు అర్ధవంతమైనవి అని నిర్ధారించుకోండి కాబట్టి ఉదాహరణకు నమస్తే అనేది చాలా అర్ధవంతమైనది మరియు మీరు వెళ్లి మొదట నమస్తే చెప్పినప్పుడు ప్రజలు చాలా ఆకట్టుకుంటారు కంటి సంబంధాన్ని కొనసాగించడం ద్వారా మొదటి 30 సెకన్లలో విజయాన్ని నిర్ధారించడానికి ప్రయత్నించండిఅప్పుడప్పుడు మీ తల ఊపుతూవారు మిమ్మల్ని మీ పేరు అని అడుగుతారు కాబట్టి మీరు దీన్ని తీసుకువచ్చారా కాబట్టి మీరు అవును అని చెప్పడానికి బదులుగా మీ తల కూడా ఊపుతూ నవ్వండి మరియు యానిమేషన్ చూపించండి కాబట్టి ఆ యానిమేషన్ మీరు స్పీకర్ వైపు మితమైన రేటుతో మాట్లాడటానికి ప్రతిస్పందిస్తున్నారని సూచిస్తుంది ఆపై హామీ ఇచ్చే స్వరాన్ని ఉపయోగించండి కారణం ఏమిటంటే వారు మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు మీరు కొంతకాలం గందరగోళానికి గురవుతారా లేదా మీ గురించి మీకు ఖచ్చితంగా తెలియదా కాబట్టి అది మళ్ళీ వారికి కొంచెం అనుమానాస్పదంగా అనిపిస్తుంది కాబట్టి ఎల్లప్పుడూ భరోసా ఇచ్చే స్వరాన్ని ఉపయోగించండి కాబట్టి వారు మిమ్మల్ని ఏదైనా అడిగితేఅది సవాలుగా అనిపించినప్పటికీ వారితో అవును సర్ అని చెప్పే విధంగా మాట్లాడితే వెంటనే వద్దు అని చెప్పే బదులు నేను దీన్ని ఎలా చేయగలను అని చెప్పడానికి ప్రయత్నిస్తాను కాబట్టిఇంటర్వ్యూలో ఈ మంచి మొదటి ముద్రను ఎలా వేయాలో ఎల్లప్పుడూ ఆ హామీ మోడ్లో ఉండండి ముఖ్యంగా శరీర భాష పరంగా దాని విలువలను తెలుసుకోవడానికి మీరు కంపెనీని పరిశోధించాలి ఉదాహరణకు నేను మీకు చెప్తున్నట్లుగా ఇప్పుడు దుస్తులు మీ గురించి మీరు చెప్పే దానికంటే ఎక్కువగా మాట్లాడతాయి కాబట్టి అమలు చేయబడిన దుస్తుల నియమావళి ఏమిటో తెలుసుకోండి ఆపై తగిన దుస్తులు ఏమిటి కాబట్టి ఉదాహరణకు ఒక మహిళ కోసం ఇది అన్ని చీరలను కలిగి ఉండాలని కంపెనీ చెబుతుంది కాబట్టి మీరు కంపెనీలో ఇష్టపడే మాదిరిగానే చీరను ధరించడం మంచిది కాబట్టి ఇది చాలా మంచి అభిప్రాయాన్ని ఇస్తుంది మీరు ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఉద్యోగానికి వచ్చినప్పుడు మీరు ఎలాంటి దుస్తులు ధరిస్తారో ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు మీకు ఏది సరైనదో మీకు తెలుసని వారికి చూపించండి ఆపై వారు తమ నిర్ణయంలో 90 శాతం రూపాన్ని మాత్రమే ఆధారం చేసుకుంటారు మరియు ముఖ్యంగా వారు మొదటి 30 సెకన్లలో అలా చేస్తారు మరియు ఆ మొదటి 30 సెకన్లలో మీరు మీ సంస్థ యొక్క విలువ నాకు తెలుసు అనే అభిప్రాయాన్ని వారికి ఇస్తారు మరియు నేను దుస్తులు ధరించే విధానం ద్వారా నేను దానిని విలువైనదిగా భావిస్తాను కాబట్టి ఇది చాలా అద్భుతమైన ముద్రను సృష్టిస్తుంది ఇతర ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఉత్సాహం మరియు కంటి పరిచయం కంటితో పరిచయం చేయడం ద్వారా మరియు అన్ని సమయాల్లో ఆసక్తి వ్యక్తీకరణను ఉంచడం ద్వారా మీ ఉత్సాహాన్ని చూపుతుంది ముక్కు లేదా నుదిటిపై ప్రత్యక్ష కంటి స్పర్శ దృష్టిని కొనసాగించడానికి ఇబ్బంది పడితే కానీ నేను సాధారణంగా అశాబ్దిక సమాచార మార్పిడిలో మీకు వివరించడానికి ఖర్చు చేస్తున్నప్పుడు దానిని మళ్ళీ భంగిమలో ఉంచడానికి ప్రయత్నిస్తే అది మీ విశ్వాసం మరియు శక్తి సామర్థ్యాన్ని సూచిస్తుంది ఇంటర్వ్యూకి సంబంధించినంతవరకు మీరు పొడవైన నడక పొడవైనదిగా నిలబడాలి మరియు అందరికంటే ఎక్కువ మంది పొడవైనదిగా కూర్చోవాలి అంటే మీరు కూర్చొని లోపల నడుస్తున్న ఏ విధంగానైనా మీరు ఆత్మవిశ్వాసంతో ఉన్నారని చూపిస్తారు మీరు ఆత్మవిశ్వాసంతో ఉన్నారని వారికి చూపించండి మరియు మీ భంగిమ మీరు అక్కడ మీ సామర్థ్యాన్ని పూర్తిగా ప్రదర్శిస్తున్నారని వారికి చూపించాలి ముందస్తు ఇంటర్వ్యూ యొక్క శీఘ్ర తనిఖీ జాబితాను తీసుకుందాం తగిన దుస్తులు ధరించడం అనేది ముఖ్యమైన నిర్వహణ మంచి భంగిమలో నడవడం నుండి నవ్వుతూ కూర్చోవడం మరియు ఆత్మవిశ్వాసాన్ని ప్రసరింపజేయడం వరకు చిరునవ్వు గట్టిగా కరచాలనం చల్లని మరియు ప్రశాంతమైన ప్రవర్తన మీకు కోపం రాకూడదు మిమ్మల్ని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మీరు హింసాత్మకంగా స్పందించకూడదు తగినంత బిగ్గరగా వాయిస్ తో కంటి సంబంధాన్ని కొనసాగించండి కానీ గట్టిగా అరవడం మరియు మాట్లాడటం లేదు చివరిలో ఆహ్లాదకరమైన అనుభూతిని వదిలివేయడం ఎప్పుడు ఆపాలో స్పష్టంగా తెలుసుకోవడం ఇది మీరు ముగించాల్సిన ఉత్సాహాన్ని ప్రారంభించడానికి కీలకం మరియు చివరికి మీరు వారికి మంచి అనుభూతిని కలిగించాలి కాబట్టి వారు మీ కోసం ఆరాటపడేలా చేస్తారు మరియు ఇంటర్వ్యూ సమయంలో నేను ముందు చెప్పినట్లుగా రెండుసార్లు అనుమతి తీసుకోండి తలుపు మూసివేసినట్లయితే మీరు తలుపు తట్టాల్సి వస్తే నేను లోపలికి ఆపై మీరు లోపలికి ప్రవేశించి గదిలోని ప్రతి ఒక్కరికీ శుభోదయం మేడమ్ చెప్పండి గుడ్ మార్నింగ్ సర్ మరియు చాలా మంది ఉంటే గుడ్ మార్నింగ్ సర్స్ గుడ్ మార్నింగ్ మామ్స్ లేదా కనీసం భారతీయ సందర్భంలో మరియు మీరు వెళ్లి కుర్చీ ముందు కూర్చునే ముందు అందరికీ నమస్తే అభ్యర్థి కోసం ఉంచి కూర్చోవడానికి అనుమతి తీసుకోండి సర్ నేను కూర్చోవచ్చు ఆపై వారు అవును అని చెప్పినప్పుడు వాస్తవానికి అప్పుడు మీరు ధన్యవాదాలు సర్ ధన్యవాదాలు మేడమ్ అని చెబుతారు మరియు మీరు కుర్చీని లాగినప్పుడు మీరు దానిని మీ వైపు లాగాలి వారిని బాధపెట్టకుండా శబ్దం చేయకుండా సున్నితంగా లాగండి వారిని ఇబ్బంది పెట్టకుండా ఇవి శరీర భాషతో కలిపిన చిన్న మృదువైన నైపుణ్యాలు మరియు మీరు కూర్చున్నప్పుడు వెనుకకు వంగకండి విశ్రాంతి తీసుకోకండి కానీ కొద్దిగా ముందుకు వంగండి మరియు వెనుక వైపు కూర్చోకండి ఇది మీకు ఆసక్తి ఉందని సూచిస్తుంది మరియు నిజానికి నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్లుగా మీరు క్లైమాక్స్ వైపు థ్రిల్లర్ చూసినప్పుడు మీకు చాలా ఆసక్తి ఉందని చూపిస్తూ స్వయంచాలకంగా సీటు ముందు భాగానికి వస్తారు వరకు కంటికి తాకండి దృఢమైన కరచాలనం చేయండి మర్యాదగా ఉండండి మరియు నవ్వుతూ హ్యాండ్షేక్ మర్యాదగా ఉండండి మరియు నవ్వుతూ ఉండండి అంతటా ఆత్మవిశ్వాసంతో ఉండండి మరియు వారి మంచిని ప్రతిబింబించండి బాడీ లాంగ్వేజ్ వారు చాలా దూకుడుగా ఉంటే మరియు అందరూ దానిని నివారించడానికి ప్రయత్నిస్తే కానీ మీకు ఎవరైనా చాలా మర్యాదపూర్వకంగా కనిపిస్తే అద్దం పట్టడానికి ప్రయత్నించండి వారి శరీర భాషను ప్రతిరూపం చేయడానికి మరియు సాధారణంగా మీరు ప్రతిరూపం చేయడానికి ప్రయత్నించినప్పుడు వారు చెబుతారు మీరు ఆ వ్యక్తిని మరియు ఆ వ్యక్తిని ఇష్టపడతారని మీరు సూచించే ఇతర వ్యక్తి యొక్క శరీర భాష స్వయంచాలకంగా మీ వైపు ఆకర్షితుడైన వ్యక్తి శరీర భాషను ఉపయోగించే రహస్యాలలో ఒకటైన పోలికను అభివృద్ధి చేస్తాడు నేను చెప్పిన కొన్ని విషయాలను త్వరగా తిరిగి చూడవలసినవి ఏమిటి మరియు మరికొన్ని చేర్పులు గమ్ నమలడం లేదు ఇది మీరు అహంకారంగా ఉన్నారని సూచిస్తుంది మీరు అసభ్యంగా ఉన్నారని కూడా మీకు తెలియదు మీరు ధూమపానం చేయవద్దు లేదా ధూమపానం చేసిన వెంటనే వెళ్లవద్దు మీ పెన్నుతో ఆడుకోవడం మీ గడియారంతో ఆడుకోవడం మీ కీలను విప్పడం మరియు ఖండించడం వంటివి ఏ విధమైన పరధ్యానాన్ని కలిగించవద్దు మీరు జెల్లీ లాగా ఉన్నట్లుగా ఇలా కూర్చోవద్దు ఈ వ్యక్తులు మాట్లాడేటప్పుడు తొందరపడరు ఆపై దృష్టి మళ్లించవద్దు చాలా పెర్ఫ్యూమ్ ధరించవద్దు దాని వాసన చాలా ఘాటుగా ఉండకూడదు రక్షణ కోసం ఫైల్ బ్యాక్ ఉపయోగించవద్దు మరియు ఉచితంగా ఇచ్చినప్పటికీ కాఫీ పానీయం తీసుకోకండి నిజానికి చాలా ఇంటర్వ్యూలు వారు చేయాలనుకుంటారు లేదా పానీయం ఇచ్చినప్పుడు మీరు ఈ పరిస్థితిని నిర్వహించడంలో ఎంత చల్లగా ఉన్నారో చూడాలనుకుంటారు ఆపై మీరు దానిని తీసుకున్నప్పుడు వారు దానిని మీ దుస్తులపై పోయవచ్చు మరియు మీరు ఎలా స్పందిస్తున్నారో చూడవచ్చు లేదా మీరు దానిని తాగుతున్నప్పుడు వారు ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగవచ్చు లేదా అది చాలా వేడిగా ఉండవచ్చు ఆపై మీరు దానిని తీసుకున్నారని తెలియకుండానే మీరు దానిని చిందించారు ఆపై అది ఒకరి ముఖం మీద పడిపోయింది ఇప్పుడు ఇంటర్వ్యూ సమయంలో దానిని తీసుకునే ప్రలోభాన్ని మీరు ప్రతిఘటించినట్లయితే ఈ ఇబ్బందులన్నింటినీ నివారించవచ్చు ఒకవేళ ఇంటర్వ్యూ సమయం మీకు ఇంకా అది ఉందని అనిపిస్తే ఇంటర్వ్యూ బయట ముగిసిన తర్వాత నేను దానిని కలిగి ఉండగలనని మీరు చెప్పవచ్చు కానీ కాదు సమాధానం ఇవ్వడంపై దృష్టి పెట్టనివ్వండి కాబట్టి అది మళ్ళీ నిజాయితీగల వృత్తిపరమైన ముద్రను సృష్టిస్తుంది మీరు బయలుదేరే ముందు బాడీ లాంగ్వేజ్ పరంగా ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీరు దానిని ఎలా మూసివేస్తారు మరోసారి కంటి ముఖంతో చిరునవ్వు చిందించండి వారికి ధన్యవాదాలు చెప్పండి గట్టిగా కరచాలనం చేయండి మరియు వారు ఈ రోజు అన్ని కార్పొరేట్ కార్యాలయాలలో లేనట్లయితే వారు కరచాలనం చేస్తారు కానీ వారు చేయకపోతే నమస్తే అని చెప్పి ఆత్మవిశ్వాసంతో వెళ్లండి కాబట్టి వెళ్ళేటప్పుడు పొరపాట్లు చేయవద్దు లేదా మీ చేతుల నుండి విషయాలు పడిపోనివ్వవద్దు కుర్చీని మళ్లీ తన్నవద్దు ఇంటర్వ్యూలో ఏమి జరిగిందో మీరు ప్రవేశించిన ఉత్సాహంతో సున్నితంగా మీకు మార్గం సుగమం చేయండి అది మీకు చాలా చెడ్డగా ఉన్నప్పటికీ మీరు కూడా నిరాశకు గురవుతారు కానీ మీరు బయటకు వెళ్ళే వరకు మీరు అదే ఉత్సాహంతో వెళతారు ఎందుకంటే వారు ఇంకా గమనిస్తున్నారు మరియు వారు మీరు విజయవంతమైన అభ్యర్థి కాదని భావించేలా చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఇది మీకు వైఫల్యం అవుతుంది కానీ శరీర భాష పరంగా మీరు వైఫల్యాన్ని ఎలా తీసుకుంటున్నారో కూడా వారు చూడాలనుకుంటున్నారు కాబట్టి అది చెడుగా జరిగినప్పటికీ మీరు దానిని ఆత్మవిశ్వాసంతో తీసుకున్నారని ఆపై మీరు ఇంకా ఉత్సాహంగా ఉన్నారని వారికి చూపించండి కొన్నిసార్లు మీ పాత్రలోని భాగం ప్రజలను ఆకర్షించవచ్చని తెలుసు ఆపై మీరు సమాచారం మరియు జ్ఞాన భాగానికి సంబంధించిన ప్రశ్నల పరంగా చాలా బాగా చేయకపోయినా ఉద్యోగం కోసం మిమ్మల్ని ఎన్నుకోవటానికి వారిని బలవంతం చేయవచ్చు ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి బాడీ లాంగ్వేజ్ను ఉపయోగించడంపై తుది ఆలోచనతో నేను దీనిని ముగిస్తున్నాను మీరు సరైన మానసిక స్థితితో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మరియు సరైన బాడీ లాంగ్వేజ్ తో మీకు సరైన సమయంలో సరైన ఉద్యోగం లభిస్తుంది కాబట్టిమీ ప్రయత్నాలన్నింటి లో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను కాబట్టి విజయం సాధించడానికి సానుకూల శరీర భాషను ఉపయోగించండి మరియు మీరు దీన్ని ఉపయోగించగలిగినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎంచుకోకపోవడం చాలా కష్టమవుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను